సెల్ కల్చర్ లో ఉపన్యాసాల ధారావాహిక కు తిరిగి స్వాగతం మనం యిప్పుడు 8వ వారం 5వ ఉపన్యాసం లో ఉన్నాం ముందు తరగతి లో 4 క్లాసుల గురించి ప్రస్తావించుకున్నాం మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ని ఉపయోగించి కండరం ఉత్పత్తి చేసే శక్తిని ఎలా అంచనా వెయ్యగలమో న్యూరోమస్క్యులర్ జంక్షన్ ని వెలుపల ఇన్ విట్రో ఏర్పాటులో ఎలా చేయాలో చర్చించుకున్నాము అనేక ప్రేరణలకు స్పందించే గుణం కల కణాలు ఎదుర్కొనే మరొక ఆసక్తికరమైన సవాలు గురించి మాట్లాడుకుందాం ఇది ఇన్సులిన్ స్రవింప చేసే కణాలకు విద్యుత్ ప్రేరణ కు ప్రభావితం అయ్యే ఇతర కణ జాతులకు సంబంధించిన పరిశోధన చేసే వారు ఎదుర్కొంటారు మనం ఒక కణాన్ని కాని నాడీ కణాన్ని కాని నెర్వస్ సిస్టమ్ నుండి వేరు చేసినప్పుడు దాన్ని మనం గ్లియల్ కణాలు తక్కిన సహాయక కణ జాతులు లేని కల్చర్ డిష్ లో వేరు చేస్తాము కల్చర్ డిష్ మీద మనం వుంచే చాలా కణాలు ఉదాహరణకు హిప్పోకాంపల్ న్యూరాన్ లు మీరు హిప్పోకాంపల్ కణాలను వెలికి తీయండి అంటే మీరు హిప్పోకాంపల్ నుండి న్యూరాన్ల ను బయటకి తీస్తారన్న మాట అందువలన మన వద్దనున్నవి మంచి పిరమిడ్ షేపులో వున్న న్యురాన్లు కల్చర్ డిష్ పైన పిరమిడ్ల వలె పెరుగుతూ వుంటాయి కొంచెం ఇలా అటువంటి కల్చర్ తో సమస్య ఏమంటే ఈ కణాలు కార్యాచరణ సామర్ధ్యం గలవా కావా అనేది అటువంటి సామర్ధ్యాన్ని అవి ప్రకటించ లేకపోతే అవి ఎందుకూ కొరగానివి విద్యుత్ ప్రేరణ లేని న్యూరాన్ తగిన రీతిలో అన్యథాకరింపబడదు దాని వలన ఉపయోగం ఉండదు అంటే సోడియం మరియు పొటాషియం ఛానెల్స్ యొక్క వ్యక్తీకరణ తప్పక కలిగి వుండాలి సోడియం ఛానెళ్ళలో సోడియం పొటాషియం ATP ASE పంపులు మరియు దానికి వ్యక్తీకరణ ఖచ్చితంగా వుండాలి సోడియం ఛానెళ్ళలో కొన్ని తక్కువ ప్రేరణ కలవి కొన్ని ఎక్కువ ప్రేరణ కలవి కార్డియాక్ సిస్టమ్ లోని పేస్ మేకర్ సెల్స్ కు ప్రత్యేకంగా సంబంధించిన వ్యవహారం ఇది అని చెప్పవచ్చును అందువలన ఇవన్నీ అన్యధాకరణ లేక డిఫరెన్షియేషన్ క్రిందకు తీసుకొనిరావచ్చు మరొక మాటలో చెప్పాలంటే దాన్ని వొక కల్చర్ లోని న్యూరాన్ల యొక్క ఎలక్ట్రికల్ డిఫరెన్షియేషన్ గా కాని ఉత్తేజం కలిగే ఏదైనా కణం లో కాని కల్చర్ డిష్ లోని ప్రేరణ ను కలిగించే కణాల లో కాని పేర్కొనవచ్చు ఇది ఎలా సాధ్యమో చెప్పడానికి ఈ భాగంలో మూడు పరిస్థితులను లెక్కలోకి తీసుకుందాం 18వ రోజు గర్భస్థ శిశువు గల ఎలుకల నుండి మీరు హిప్పోకాంపల్ నాడీ కణాన్ని గనక వృద్ధి చేస్తూ వుంటే కణాలకు పూతపోసే సమయంలో చాలా మంది 25 లేక 20 లేక 10 అంటే చాలా తక్కువ మోతాదు లో గ్లూటమేట్ యొక్క మొలార్ల ను కలుపుతారు ఈ రసాయనం నెర్వస్ సిస్టమ్ ని కాని హిప్పోకాంపల్ న్యూరాన్ల ను కాని బాగా ప్రేరేపించే న్యూరో ట్రాన్స్మిటర్ అందువలన మీరు హిప్పోకాంపల్ న్యూరాన్ లను వర్గీకరిస్తే అవి రెండు రకాలుగా కనిపిస్తాయి గ్లూటా మెటర్జిక్ గా కాని గాబాఎర్జిక్ గా కాని కోలినెర్ర్జిక్ గా కాని ప్రధానంగా యీ సమీకరణ E18 వద్ద కాని సారీ F18 వద్ద కాని చూడవచ్చు దీనిని ఎంబ్రియోనిక్ అని పిలవ వచ్చు యిది పిండావస్థ గ్లూటా మెటర్జిక్ నాడీ కణాలు గ్లూటమేట్ ను స్రవింపచేసే కణాలు ఇవి గ్లూటమేట్ ను గాబాఎర్జిక్న్యూరోట్రాన్స్మిటర్ గా పని చేస్తూ గాబాను స్రవించేవి కోలినెర్ర్జిక్ అంటే ఎసిటైల్ కొలైన్ ను స్రవించే న్యూరోట్రాన్స్మిటర్ లు F18 కల్చర్ కు ప్లేటింగ్ చేసే సమయం లో 20 లేక 25 మైక్రో మోలార్ల మోతాదులో గ్లూటమేట్ కలుపుతారు ఎందుకంటే గ్లూటమేట్ వీటిలోని కొన్ని ఛానల్స్ ని వ్యక్తీకరణకు గాని అన్యధాకరించడానికి గాని ఉపయోగిస్తుంది x వాటి ఉపరితలం పై గ్లూటమేట్ గ్రాహకమును అతికించి ప్రేరణను కలిగిస్తుంది అందువలన ఇది వొక సాంకేతిక పద్ధతి ఏ సాంకేతిక పద్ధతి E 14 మోటార్ న్యూరాన్ల విషయంలో ఉపయోగించబడుతోందో అదే E 14 న్యూరాన్ల కు విద్యుత్ ప్రేరణ కల్పించడానికి చాలా చిన్న మోతాదు చాలు అందువలన మీరు గ్లూటమేట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్లూటమేట్ కొంచెం ఎక్కువైనా ప్రకృతిలోని కణాలను విషపూరితం చేయ్యగలదు మనకి ఆశ్చర్యం కలగవచ్చు మన శరీరం ఎందుకు విషపూరితం కాదా అని అతి ప్రేరణ కలిగిన మూర్ఛ వంటి రుగ్మతలు కలిగిన వారిలో ఇది జరుగుతూ వుంటుంది దీనికి కారణం మన శరీరంలోని న్యూరాన్లు చాలా ఎక్కువ సంఖ్య లో వున్న గ్లియల్ కణాల తో చుట్టుముట్ట బడి వుంటాయి ఈ గ్లియల్ కణాలకు గొప్ప సామర్థ్యం వున్నది అంతే కాదు ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వున్నాయి కాబట్టి యీ గ్లియల్ కణాలు ప్రేరణను వుత్తేజాన్ని కలిగించే న్యూరో ట్రాన్స్మిటర్స్ ను సిస్టమ్ నుండి చాలా త్వరగా వెలికి తీస్తాయి మరొక మాటలో చెప్పాలంటే గ్లియల్ కణం స్పాంజ్ వలె పని చేస్తుంది ఇక్కడ గ్లియల్ కణాలు వున్నాయి ఇక్కడ నాడీ కణాలు వున్నాయి అందువలన మీరు శుద్ధమైన కల్చర్ చెయ్యాలంటే గ్లియల్ సెల్స్ లేకుండా వుండాలని కోరుకోవాలి మీరు కణాలను నాశనం చేసే మోతాదులో గ్లుటమేట్ కలపకుండా తగు జాగ్రత్తలు వహించాలి మీరు కలపడం లేదనుకోండి అలాంటప్పుడు ఈ మోతాదు మరీ తక్కువ అయితే కణాలు కార్యాచరణ సామర్ధ్యాన్ని కలిగి ఉండవు అందువలన నేను యీ పేరడైంను చర్చించదలుచుకున్నాను తరువాత పేరడైం కు సంభందించిన కొన్ని పేపర్లను ఇస్తాను కల్చర్ డిష్ లో గ్లియల్ సెల్ ను కలిపితే కణాలలో విద్యుత్ ప్రేరణ ఎక్కువ అవుతుంది ఇది ఆసక్తికరమైన అధ్యయనం మైక్రో ఎలక్ట్రోడ్ ఎర్రే మీద ఈ కణాలు పెంచబడుతున్నాయి న్యూరాన్ సెల్స్ మీద గ్లియల్ సెల్స్ కలపండి లేదా గ్లియల్ సెల్స్ మీద న్యూరనల్ హిప్పోకాంపల్ న్యూరాన్స్ ను కలపండి అప్పుడు మీరు అవి యెలా ప్రభావితమౌతాయో చూడగలరు ఆసక్తికరమైన విషయం యేమంటే గ్లియల్ కణాలు అదనంగా చేర్చడం వల్ల న్యూరాన్లు లో వుండే రకరకాల ఇయాన్ ఛానళ్ళు వాటితో సంబంధమున్న మిగిలిన వాటి యొక్క శ్రేణులు వ్యక్తీకరణ కు గ్లియల్ కణాలు సహాయం చేస్తాయి అందువలన నేను మీకు తెలియజేసేది యేమంటే గ్లుటమేట్ ను కలపడం మొదటి మెట్టు ఇది అలా చేయడంలో వొక విధానం రెండవ విధానం గ్లియల్ కణాలను కలపడం గ్లియల్ కణాలు సెల్స్ ని కలపడం వేరే విధమైన సమస్యలకు దారి తీయగలదు ఆ వేరే విధమైన సమస్యలు మీకు నేను యింతకు ముందే చెప్పినట్లుగా యివి విభజించే కణాలు అందువలన మీరు వాటిని కలపాలి రెండవ విషయం యేమంటే మీరు ఒక మాధ్యమాన్ని రూపొందించాలి ఆ మాధ్యమం ద్వారా గ్లియల్ సెల్స్ అతిగా విస్తరించకుండా అడ్డుకోగలగాలి కానీ యీ క్రమంలో న్యూరాన్లు యెక్కువగా ప్రభావితం కాకుండా చూసుకోవాలి అందువలన మీ వద్ద మీరు అభివృద్ధి చేస్తున్న మాధ్యమ పరమైన సమతౌల్యాన్ని సాధించగలగాలి ఆ విధంగా మీరు ప్రధానంగా గ్లియల్ సెల్స్ యొక్క సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి అందువల్ల దీని వలన న్యూరాన్ల తో వున్న సంబంధం ప్రభావితమౌతుంది ఈ మాధ్యమం యెక్కువ పోషకాలను హరించి వేస్తుంది ఎంత హరించి వేస్తుంది అంటే నాడీ కణానికి పోషకాలు సరిగా అందనంత వరకు రెండవ విషయం యేమంటే నాడీ కణాలు తగినంతగా ఎదగగలగాలి గ్లియర్ కణాలతో సంబంధాన్ని నిలబెట్టుకో గలగాలి గత 20 సంవత్సరాల నుండి ఇరవై యేమిటి 2 12 దశాబ్దాల నుండి ప్రజలు చర్చించుకుంటున్న కొన్ని ఆసక్తికరమైన సమస్యలు ఇవి ఏమంటే ఇన్ విట్రో ఏర్పాట్లను యేవిధంగా మనం అద్భుతమైన ప్రయోగాలకు ఉపయోగించగలం అనేది ఈనాడు మనం ఆలోచిస్తున్నట్లుగానే ఈ వ్యవహారం ఇంకా క్లిష్టమౌతూ పోతోంది మనము న్యూరనల్ కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఎదురయ్యే పెద్ద సవాళ్ళల్లో వొకటి అది హిప్పోకాంపక్ కు చెందినదా లేక వెన్నుపూస కా అనేది యీ న్యూరాన్లు యేవిధంగా విద్యుత్ చర్యలకు అనుగుణంగా ఎలా తయారవగలవు అన్నది కాలగమనంలో యీ సెల్స్ ఇయాన్ ఛానళ్లను చేయడం మనం గమనించాలి ఇదంతా అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే జరుగుతుందని తెలుసుకోవాలి మనం తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడే అత్యధికమైన న్యూరాన్లు అసమర్థతను కూడగట్టు కుంటాయి మన శరీరంలోని న్యూరాన్ల విభజనకు గురికావు కానీ కల్చర్ డిష్ లోని న్యూరాన్లు అలా కాదు కానీ మన శరీరంలోని విషయానికి వస్తే మనం తేల్చి చెప్పలేము మన వద్ద యీ విషయంలో వున్న సాక్ష్యాధారాలు పరస్పర విరుద్ధమైనవి కానీ హిప్పోకాంపల్ న్యూరాన్ లలో ప్రధానమైనవి లేక మోటార్ న్యూరాన్లు విభజనకు గురి కావు అందువలన ఇవి ఒకసారి తయారైతే పెరుగుతూనే ఉంటాయి మీకు డిష్ లో లభించేది కొంతవరకు యీ విధమైనవే ఇది మరల తన ప్రక్రియను మొదలు పెడుతుంది బాల్యావస్థ దాటిన న్యూరాన్ ద్వారా ఇది ఎంతో సవాళ్లతో కూడిన కల్చర్ కానీ దీని ప్రస్థానం ఆగదు కాబట్టి అవి తమ ప్రక్రియలను కొనసాగిస్తూనే వుంటాయి పరస్పర బంధాన్ని రూపొందించుతాయి మిగిలిన వ్యవహారాలను కూడా కానీ అలా చేస్తునప్పుడు న్యూరాన్ గ్రహించవలసిన విషయం వొకటుంది అదేమంటే కాలాన్ని గమనించగలగడం ఇంతకు ముందు అది యేవిధమైన అనుభావానికి గురి అయ్యింది దాని ఎదుగుదలలో మొట్ట మొదటి దశలో ఏదైనా చేసే ముందు దానికీ అవగాహన అవసరం అందువలన ఇది సాధించడానికి మీరు వొక విధమైన వాతావరణాన్ని సృష్టించాలి ఇది యేమాత్రం చిన్న సమస్య కాదు ఈ సమస్య ఇన్ విట్రో సిస్టమ్స్ లో వొకదానిని అభివృద్ధి చేస్తునప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఇందులో మేము బాల్యావస్థ దాటిన వెన్నుపూస కల్చర్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఆ కల్చర్ విద్యుత్పరంగా కార్యాచరణ సామర్ధ్యం కలది కావాలనుకున్నాము అంటే కణాలు ఆ విధమైన సామర్ధ్యాన్ని కలిగి వుండాలని ఆశించాము ఏదో వొక విధంగా దాన్ని సాధించడం ఎలా అని తపించాం కల్చర్ ను అభివృద్ధి చేసే క్రమంలో మేము చేసిన ప్రయత్నాలన్నీయీ డాక్యుమెం ట్సులో భద్ర పరిచాము దీన్ని మీరు చదవవచ్చు ప్రథమంగా మేము బాల్యావస్థ దాటిన వెంట్రల్ హార్నలను సుస్థిరంగా నిర్మించాం అయితే ఇక్కడ అత్యధిక సంఖ్యలో ప్రాణమున్నమోటార్ న్యూరాన్లు న్యూరన్లే కాకుండా గ్లియల్ సెల్స్ వున్నాయి అక్కడక్కడ ఇంటర్ న్యూరాన్లు వున్నాయి అందువలన ఈ సెల్స్ ని 2 మాసాల వరకు ఒక కల్చర్ లో బ్రతకనిస్తాం మొట్టమొదటి 2 మాసాల వరకు వాటికి తగిన ఏర్పాటు చేసి ఉంచుతాం 60 రోజుల వరకు అవి పెరుగుతాయి మొదటి 30 రోజుల తరువాత ఈ కల్చర్ స్థిరపడుతుంది ఇప్పుడు 2 న్యూరోట్రాన్స్మిటర్ల ను కలుపుతాము మీకిచ్చిన పేపర్ ను పరిశీలిస్తే మీరు ఒక విషయాన్ని గ్రహించగలరు అది యేమంటే ఎన్నో ప్రయోగాల తరువాత మేము గ్లూటమేట్ కు సెరోటోనిన్ ను కలిపేము ఇది నెర్వస్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడంలో సహాయం అందిస్తుంది ఇక్కడ నుండి 5 రోజుల తరువాత అంటే 35వ రోజున మనము ఎసిటైల్ కొలైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ను కలపాలి ఇంకొక మాటలో చెప్పాలంటే మనము న్యూరాన్లను తాత్కాలికంగా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాము ఒక కల్చర్ డిష్ లో తాత్కాలికంగా లేదా న్యూరోట్రాన్స్మిటర్ నియంత్రణ అని పిలిచే విధానాన్ని విద్యుత్ చర్యను తిరిగి పొందడానికి కొద్ది కాలం పాటు కొనసాగిస్తాం చాలా కణాలు విద్యుత్ ప్రతిచర్యలను ప్రదర్శించలేవు అందువలన మీరు వాటిని మరొక 15 రోజుల పాటు పెరగనివ్వాలి అంటే 50వ రోజు వరకు సుమారుగా 40 నుండి 50వ రోజు మధ్యలో వాటి విద్యుత్ చర్యలను అంచనా వేసే ప్రయత్నం చెయ్యడం ఆరంభిస్తే మీరు గమనించేదేమంటే ఈ దశలో చాలా మటుకు న్యూరాన్లు బహుళార్థము రెండు రెట్ల ఏకైక చర్యా సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి కల్చర్ యొక్క నమూనా లో ఒక క్రొత్త కోణాన్ని ఆవిష్కరించే పరిశోధనలలో ఇది ఒకటి దీనిలో ఇన్విట్రో కల్చర్ సిస్టమ్స్ వాస్తవానికి దగ్గరగా రాగలవు అంటే మనము ఎంబ్రియోనిక్ సెల్ టైప్ తో యేమి సాధించగలమో ఎక్కడ సాధించగలమో అంత వరకు కాని వయస్సుతో ముడిపడిన రుగ్మతలు వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే నమూనాలు కాజాలవు అందువలన వయస్సుతో సంబంధం గల సిస్టమ్స్ విషయంలో మీకు వాటితో జతపడే సిస్టమ్స్ అవసరం అవుతాయి అందువలన బాల్యావస్థ దాటిన కణాలు బాల్యావస్థ దాటిన నాడీ కణాలు బాల్యావస్థ దాటిన ప్రేరణ కలిగించే కణాలు వీటిని మీరు పెంచినప్పుడు ఈ సవాళ్లు మీకు ఎదురవుతాయి మీరు ఎల్లప్పుడూ ఈ పరిస్థితులను ఎదుర్కొనడం కోసం క్రొత్త క్రొత్త విధానాలను అవలంబించవలసినదే ఎందుకంటే ఇవి మునుపెన్నడూ యీ నమూనాలు ఎవ్వరూ అనుసరించినవి కావు అందువలన ఈ విషయంలో మీరే మొదటి వారు కావడం ఇంకా గొప్ప సవాలు కాగలదు మీరు అందుబాటులో ఉన్న విధానానికి భిన్నంగా ఆలోచించవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించగలగాలి ఈ న్యూరోట్రాన్స్మిటర్ నియంత్రణ అటువంటి వ్యవహారమే ఎందుకంటే ఇక్కడ సమస్య బాల్యావస్థ దాటిన కణాలు పునరుత్పత్తి చెందేటప్పుడు మీరు కణ వర్ధనం కల్చరింగ్ చేస్తూ వున్నప్పుడు కణజాలాన్ని వేరు చేస్తునప్పుడు తెలిసిన ప్రక్రియలన్నిటినీ మీరు ఛేధిస్తున్నారు ఇది ఒక వొంటరి కణదేహము లేక సెల్ బాడీ నుండి వస్తున్నది అది అన్ని ప్రక్రియలను తిరిగి ప్రారంభించవలసి వున్నది ఈ కణాలు చాలా చాలా సున్నితమైనవని మీరు గ్రహించాలి వీటిని పెంచటం అంత సులువు కాదు ఈ సాంకేతికతలను ప్రామాణికంగా తయారు చెయ్యడానికి అనేక సంవత్సరాలు పట్టింది వాస్తవానికి వొక దశాబ్ది లో సగం కంటే అంటే 5 నుంచి 7 సంవత్సరాల వరకూ ఈ పద్ధతికి కట్టుబడడానికి మాకు సమయం పట్టింది ఇటువంటి పద్ధతిలో విచ్చల విడిగా ఏ విధమైన న్యూరోట్రాన్స్మిటర్ లను ఉపయోగించడం సాధ్యం కాదు ఈ కణాలు సున్నితమైనవి కావడం వల్ల త్వరగా ప్రేరణను నిజానికి అతిగా ప్రేరణను పొందగలవు అంతే కాదు అవి చాలా సులభంగా పాడవగలవు లేదా దెబ్బ తినగలవు అందువలన ఈ నమూనాను యేర్పాటు చేస్తున్నాము ఎక్కువ కాలం పాటే వాటిని పెరగనిద్దాము మనము వాటిని 3 4 వారాల పాటు పెరగనిద్దాము వాటిలో మార్పులు ఆలోచించే ముందు ఇలా చేద్దాం ఇప్పటికి మీకు తెలిసే వుంటుంది న్యూరాన్ల ను దీర్ఘకాలం పాటు పెంచడం సామాన్యమైన విషయం కాదు ఇవి జరిగేలా చెయ్యడానికి గొప్ప ప్రయత్నం కావాలి కాని ఇన్ విట్రో జీవ శాస్త్రం లేక ఇన్ విట్రో సెల్ కల్చర్ చాలా నెమ్మదిగా అభివృద్ధి పొందుతున్నరంగము ఇందులో క్రొత్తగా వస్తున్న అనేక సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ పద్ధతులు ఎక్కువగా ఇంజనీరింగ్ నేపథ్యం నుండి వస్తున్నాయి ఇవి రాబోయే సంవత్సరాలలో శాస్త్ర పరిధి యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చి వేయగలవు అందువలన ఈ ఉపన్యాసం తరువాత నేను చేసేదేమంటే మరో రెండు ఉపన్యాసాలు ఇవ్వడం ఈ విధంగా ఈ కోర్సు పూర్తి కాగలదు నేను మీకు మాట ఇచ్చినట్టుగా దీనికి సంబంధించిన అన్ని పేపర్లు ఇస్తాను వాటిని అప్లోడ్ చేస్తాను అంతే కాదు మీకు మైక్రో ఛానల్ టెక్నాలజీ కి సంబంధించిన చిన్న అదనపు మోడ్యూల్స్ ఇస్తాను వీటి సహాయంతో వాడుక లో వున్న MEMS ఫేబ్రికేషన్ దానికి సంబంధించిన ఇతర ఉపయోగించే విధానాలు మీరు తెలుసుకోవచ్చు అంతే కాదు మీరు మైక్రో ఎలక్ట్రోడ్ ఎర్రే సెల్ కల్చర్ విద్యుత్ ప్రేరణను సాధించడానికి సంబంధించిన స్క్యూ పేపర్స్ ని అందిస్తాను నేను చెప్పినది సహనం తో విన్నందుకు మీకందరికీ నా ధన్యవాదాలు